μ τϴ M LL−2 T −2 T −1 M L−1 T −1 కాబట్టి మేము విస్కాసిటి యొక్క డైమెన్షన్స్ ని గుర్తించడానికి ప్రయత్నిస్తే పై నున్న ఇక్వెషన్ ని అనుసరించండి కాబట్టి SI యూనిట్లలో మీరు దీనిని Kgm−1s−1 గా వ్రాయవచ్చు కానీ ఇది డిఫ్ఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి కోర్సు యొక్క SI యూనిట్లలో కూడా వ్రాయబడింది Kgm−1s−1స్టైల్స్ లో ఒకటి కానీ మీరు దీన్ని ఇలా కూడా వ్రాయవచ్చు ఫోర్స్ యూనిట్స్ టర్మ్స్ మరియు ఇవి సాధారణంగా కామన్ యూనిట్లు కాబట్టి మీరు దీన్ని ఫోర్స్ యూనిట్లు లేదా ప్రెజర్ యూనిట్ల పరంగా వ్రాస్తే మీరు దీనిని Pa ఎందుకంటే ఇది స్ట్రెస్ ఒక ప్రెజర్ యూనిట్ లాంటిది మరియు ఇది సెకండ్ ఇన్వర్స్ కాబట్టి అది న్యూమరేటర్లోకి వెళుతుంది దీనిని Pa s అని కూడా రాయవచ్చు కాబట్టి ఇవి విస్కాసిటి కి ఆల్టర్నేటివ్ యూనిట్లు SI యూనిట్లలోని విస్కాసిటి యొక్క యూనిట్లకు ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి మా కోర్సులో మేము ఎల్లప్పుడూ SI యూనిట్లను అనుసరిస్తాము అందువల్ల మేము ఈ యూనిట్లకు కన్వర్షన్ ని పొందడం చాలా ముఖ్యం వాస్తవానికి ఇతర యూనిట్లలో ఎక్స్ప్రెషన్స్ లు ఉన్నాయి CGS యూనిట్లలో ఈ ప్రత్యేక యూనిట్కు పేరును పోయిస్ అని ఇస్తారు ఫ్లూయిడ్ మెకానిక్స్ అంశాన్ని డెవలప్ చేసే చాలా ఫేమస్ సైంటిస్ట్ లేదా మ్యాథమెటిషియన్ ని గౌరవించటానికి ఈ పేర్లు వచ్చినట్లు కారణం ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క విషయం మొదట్లో ఎక్కువగా మ్యాథమెటిషియన్స్ చే అభివృద్ధి చేయబడింది మరియు వాటిని ఫేమస్ సైంటిస్ట్ పోయిసులేకు హానర్ ఇవ్వడం ద్వారా పోయిస్ అనే పేరు వచ్చింది ఎందుకంటే విస్కాసిటి గురించి బాగా అర్థం చేసుకోవడానికి పోయిసులేకు అనేక సెమినల్ కాన్టిరిబ్యుషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది విస్కాసిటి మరియు SI సిస్టమ్స్లోని యూనిట్లకు సంబంధించినది ఇప్పుడు విస్కాసిటి దగ్గరి సంబంధం ఉన్న ఒక కాన్సెప్ట్ ను నేర్చుకుంటాము మరియు దానిని కైనమటిక్ విస్కాసిటి అంటారు అది కూడా ప్రాపర్టీ అఫ్ ది ఫ్లూయిడ్ కాబట్టి మేము కైనమటిక్ విస్కాసిటి అని చెప్పినప్పుడు మేము ఏమి చూస్తాము దానిని సింబల్ ν μ ρ గా డిఫైన్ చేస్తాము కానీ మొదట ఈ డెఫినిషన్ యొక్క ఫిసికల్ సిగ్నిఫికెన్స్ ని మనం యూనిట్లను పరిశీలిద్దాం కాబట్టి మీరు దాని SI యూనిట్లను వ్రాస్తే దాని SI యూనిట్లు ఏమిటో మీరు చూడవచ్చు కాబట్టి μ విస్కాసిటి యూనిట్ మరియు ρ Kgm3 కాబట్టి ఇది m2s 1 యొక్క SI యూనిట్కు వస్తుంది దీనికి ఎటువంటి మ్యాథ్స్ యూనిట్ లేదు మరియు అందుకే కైనమటిక్ అనే పేరు వచ్చింది ఎందుకంటే మీకు మ్యాథ్స్ యూనిట్ ఇన్వాల్వ్ అయినపుడు కైనటిక్స్ కూడా పిక్చర్ లోకి వచ్చే ఫోర్సింగ్ సిట్యుయేషన్ గురించి మీరు ఆలోచిస్తున్నట్లుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది మోషన్ ని నిర్ణయించే యూనిట్లచే నిర్దేశించబడినది అందువల్ల కైనమటిక్ విస్కాసిటి లేదా అంతకంటే మోర్ సూపర్ఫిషియల్ అనే పేరు ఉంది కాని కాన్సెప్ట్ మరింత సూక్ష్మమైనది ఫ్లూయిడ్ లోపల ఏమి జరుగుతుందో ఫిసికల్ ఫీల్ ని పొందడానికి ఈ కాన్సెప్ట్ ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు మీరు ఒక ప్లేట్ లేదా ఏదైనా సాలిడ్ బౌండరీ పై ఫ్లో ఉన్న చోట మళ్ళీ ఆ ఉదాహరణ తీసుకోండి ఇప్పుడు విస్కాసిటి ప్రయత్నించేది ఏమిటి ఇది మొమెంటం ఆటంకాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది సాలిడ్ బౌండరీ మొమెంటం విస్కాసిటి డిస్టర్బెన్స్ ని ఫ్లూయిడ్ ప్రాపర్టీ ని ఇది సృష్టిస్తుంది మరియు ఇది ఆ డిస్టర్బెన్స్ ని ఔటర్ ఫ్లూయిడ్ కి మొమెంటం లో తగ్గించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి అది న్యూమరేటర్లో ఉంది డినామినెటర్ లో ఏమి ఉంది డినామినెటర్ లో దాని మొమెంటం ని కొనసాగించడానికి ప్రయత్నించే ఫ్లూయిడ్ ప్రాపర్టీ ఉంది ఎందుకంటే ఇది డెన్సిటీ కాబట్టి ఇది డైరెక్ట్ గా మాస్ కి సంబంధించినది మరియు మాస్ ఇనర్శ యొక్క కొలత కాబట్టి అది ఏమి చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ డినామినెటర్ ఫిసికల్ ప్రాపర్టీ ని సూచిస్తుంది దీని ద్వారా ఫ్లూయిడ్ దిని యొక్క మొమెంటం ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది మరియు న్యూమరేటర్ ఒక ప్రాపర్టీ దీని ద్వారా దాని మొమెంటం డిస్టర్బ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది లేదా డిస్టర్బెన్స్ ని ప్రాపగేట్ చేస్తుంది కాబట్టి ఇది ఫ్లూయిడ్ యొక్క రిలేటివ్ టెన్డెసి కి ఒక ఇండికేటర్ మొమెంటం ట్రాన్స్మిట్ చేసే ఎబిలిటి తో పోలిస్తే మొమెంటంలో డిస్టర్బెన్స్ కలిగించడం దాని ఇనర్శియ ద్వారా దాని మొమెంటం కొనసాగించడానికి ట్రాన్స్మిట్ చేయకుండా దాని మొమెంటం ని కొనసాగించండి కాబట్టి ఇది కైనమటిక్ విస్కాసిటి యొక్క ఫిసికల్ సిగ్నిఫికెన్ కాబట్టి ఇది విస్కాసిటి మాత్రమే ముఖ్యం కాదు డెన్సిటి కూడా ముఖ్యం ఎందుకంటే మీరు మొమెంటం ట్రాన్స్మిట్ చేయడంలో ఫ్లూయిడ్ ప్రాపర్టీ క్యారెక్టర్స్టిక్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు దానిని దాని ఓన్ మొమెంటం ని కొనసాగిస్తున్న పరిస్థితులతో పోల్చడానికి కూడా ప్రయత్నించాలి మరియు చేంజ్ ఇన్ మొమెంటం కి స్పందించకూడదు కాబట్టి ఇది చాలా క్రిటికల్ మరియు ఇంపార్టెంట్ రేషియో విస్కాసిటి యొక్క ఆరిజిన్ ఏమిటి అని మనం మళ్ళీ క్వాలిటెటివ్లి గా అడుగుతాము అటువంటి ఫిసికల్ ప్రాపర్టీ ఎక్కడ నుండి ఉద్భవించిందో ఇది కేవలం మాజిక్ ద్వారా లేదా ఎక్కడ నుండి సంభవిస్తుంది కాబట్టి విస్కాసిటి యొక్క ఆరిజిన్ ఏమిటో మనం చాలా క్వాలిటెటివ్ వే లో చూస్తాము మొదట లిక్విడ్స్ పై దృష్టి పెడదాం మనం లిక్విడ్స్ మరియు గ్యాసెస్ పై సపరేట్ గా ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాము గ్యాసెస్ మరియు లిక్విడ్స్ మాలిక్యులర్ బిహేవియర్ డిఫ్ఫరెంట్ గా ఉంటుంది మరియు అందువల్ల విస్కాసిటి లేదా విస్కస్ బిహేవియర్ డిఫ్ఫరెంట్ గా ఉంటుంది ఇది ముక్యమైనది విస్కాసిటి వంటి కంటిన్యూయం డిస్క్రిప్షన్ ద్వారా ఫ్లూయిడ్ ప్రాపర్టీ యొక్క కంటిన్యూయం డిస్క్రిప్షన్ ని చివరికి మనం మాలిక్యూలర్ నేచర్ తో అబ్స్ట్రాక్ట్ చేయుచున్నాము కానీ ఫ్లూయిడ్ యొక్క మాలిక్యూలర్ నేచర్ చివరికి ఈ ప్రాపర్టీ కి దారితీసిందని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి డైరెక్ట్ రిలేషన్ షిప్ ఉంది ఇది మాలిక్యూలర్ బిహేవియర్ యొక్క అప్ స్కేల్డ్ వెర్షన్ వంటిది కాబట్టి మీరు దాని నుండి అబ్స్ట్రాక్ట్ గా ఉన్నారని కానీ మీరు ఈ ప్రాపర్టీస్ ద్వార రైజ్ మాలిక్యూలర్ బిహేవియర్ అని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి మేము లిక్విడ్స్ గురించి మాట్లాడేటప్పుడు కాబట్టి మేము లిక్విడ్స్ గురించి మాట్లాడేటప్పుడు లిక్విడ్స్ లో విస్కాసిటి యొక్క మెయిన్ ఆరిజిన్ ఏమిటంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అఫ్ అట్ట్రక్షణ్ కాబట్టి మీకు వివిధ రకాలైన అట్ట్రక్షణ్ ఫోర్సెస్ ఉన్నాయని మీకు మాలిక్యుల్స్ మాదిరిగా ఉంటే మరియు మీకు అణువుల మాదిరిగా కాకుండా ఉంటే మీకు అనుగుణంగా డిఫ్ఫరెంట్ టైప్స్ అఫ్ ఫోర్సెస్ వంటి కొయిషన్ అండ్ అదెషన్ వంటివి ఉండవచ్చు ఫండమెంటల్లి మీకు రెండు రకాలైన మాలిక్యుల్స్ లేదా ఒకే రకమైన రెండు మాలిక్యుల్స్ ఉంటే తమలో తాము పనిచేసే కొన్ని అట్రాక్టివ్ మరియు రిపల్సివ్ పొటెన్షియల్స్ ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి నెట్ ఎఫెక్ట్ అనేది మాలిక్యూలర్ కన్ఫిగరేషన్ ఒకదానితో ఒకటి బైండ్ చేసే అట్రాక్షణ్ యొక్క ఇంటర్మోలక్యులర్ ఫోర్సు లేకపోతే అణువులు తప్పించుకుంటాయి మరియు లిక్విడ్స్ ఇది అట్రాక్షణ్ యొక్క ఇంటర్మోలక్యులర్ ఫోర్సు ఇది ప్రధానంగా విస్కాసిటి రైజ్ కి దారితీస్తుంది కాబట్టి అట్రాక్షణ్ యొక్క ఇంటర్మోలక్యులర్ ఫోర్సెస్ అయితే మనం గ్యాసెస్ కోసం ఈ లాజిక్ ని ఇవ్వాలనుకుంటే అది వీక్ గా ఎందుకు అనిపిస్తుంది గ్యాసెస్ చాలా డెన్సిలి పాపులేటెడ్ కలిగిన సిస్టమ్స్ అని మనకు తెలుసు ఎందుకంటే చాలా తక్కువ డెన్సిలి పాపులేటెడ్ కలిగిన సిస్టమ్స్ మరియు అందువల్ల ఇంటర్మోలక్యులర్ ఫోర్సు అఫ్ అట్రాక్షణ్ అంత బలంగా లేవు కాబట్టి అనేక సార్లు గ్యాసెస్ రైజ్ అవ్వడానికి బలమైన విస్కాసిటి దారితీస్తుంది కాబట్టి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం కాబట్టి మీకు గ్యాస్ మాలిక్యుల్స్ సిస్టం ఉందని చెప్పండి కాబట్టి గ్యాస్ మాలిక్యుల్స్ యొక్క ఒక లేయర్ మరొక లేయర్ పైభాగంలో ఉంటుంది ఈ రెండు లేయర్స్ మధ్య తేడా ఏమిటి బాటమ్ లేయర్ స్లో వెలాసిటితో కదులుతోంది మరియు టాప్ లేయర్ ఫాస్ట్ వెలాసిటితో కదులుతోంది మరియు ఫ్లూయిడ్ సిస్టమ్స్లో ఇటువంటి వెలాసిటి ప్రొఫైల్స్ ఎలా జరుగుతాయోనని మనం చూశాము ఇప్పుడు గ్యాసెస్ కోసం ఈ మాలిక్యుల్స్ వాటి మీన్ పోసిషన్ కి సంబంధించి స్ట్రాంగ్ రాండమ్ మోషన్ ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవి వాటి మీన్ పోసిషన్ కి సంబంధించి వైబ్రెట్ అయ్యేవి కాబట్టి ఈ విధంగా ఏమి జరుగుతోంది స్లో గా కదిలే లేయర్ నుండి ఒక మాలిక్యుల్ ఫాస్ట్ గా కదిలే లేయర్ యొక్క గ్రూప్ లో చేరే అవకాశం ఉంది మరియు అది ఏమి చేయడానికి ప్రయత్నిస్తుంది ఇది ఫాస్ట్ గా కదిలే లేయర్ యొక్క వెలసిటి ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది మరోవైపు ఈ రాండమ్ థర్మల్ మోషన్ కారణంగా ఈ మోషన్ సిస్టం యొక్క థర్మల్ ఎనర్జీ కారణంగా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ అబ్సలుట్ జీరో అయితే అది ఆగిపోతుంది కానీ మరేదైనా సందర్భంలో ఈ థర్మల్ మోషన్ ఉంటుంది కాబట్టి అప్పర్ లేయర్ నుండి బాటమ్ లేయర్ లో చేరిన మాలిక్యుల్స్ ఉంటాయి మరియు ఇది ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళడానికి బాటమ్ లేయర్ ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మాలిక్యులర్ మొమెంటం యొక్క ఏక్స్చేంజ్ లేదా ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది మరియు ఇవి గ్యాసెస్ విస్కస్ ప్రాపర్టీస్ రైజ్ కి దారితీస్తాయి కాబట్టి గ్యాసెస్ కోసం ఇది ఎక్కువగా మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ కారణంగా ఉంటుంది గ్యాసెస్ మరియు లిక్విడ్స్ కి విస్కాసిటి ని ప్రభావితం చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఇప్పుడు మనం చెబితే ఈ ప్రాథమిక అవగాహన ద్వారా ఆ ఫ్యాక్టర్స్ విస్కాసిటిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో వివరించగలగాలి ఒక అంశంపై దృష్టి పెడదాం ఉదాహరణగా టెంపరేచర్ గురించి చెప్పనివ్వండి కాబట్టి విస్కాసిటి అఫ్ ఫ్లూయిడ్స్ సాధారణంగా టెంపరేచర్ యొక్క స్ట్రాంగ్ ఫంక్షన్ ఇప్పుడు మీరు గ్యాస్ మరియు లిక్విడ్ టెంపరేచర్ని పెంచుకుంటే మనల్ని మనం ప్రశ్నించుకుందాంవిస్కాసిటి ఇన్క్రిజ్ లేదా డిక్రిజ్ అవుతుందని మీరు అకారణంగా ఆశిస్తారా ఇది ఎందుకు డిక్రిజ్ అవుతుందని భావిస్తున్నారు మీరు టెంపరేచర్ ని ఇన్క్రిజ్ చేసుకుంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అఫ్ అట్రాక్షణ్ లు థర్మల్ ఆగిటేషన్ ద్వారా ఇన్క్రిజ్ చేయబడతాయి మరియు అందువల్ల విస్కాసిటి యొక్క బేసిక్ ఆరిజిన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి లిక్విడ్స్ కోసం టెంపరేచర్ ఇన్క్రిజ్ తో విస్కాసిటి అకారణంగా డిక్రిజ్ అవుతుందని అంగీకరించబడింది అయితే గ్యాసెస్ కోసం ఏమి జరుగుతుంది మీరు టెంపరేచర్ ని ఇన్క్రిజ్ చేస్తే మాలిక్యులర్ మొమెంటం యొక్క మరింత విగారోస్ ఎక్స్చేంజ్ ఉంటుంది మరియు అందువల్ల గ్యాసెస్ కోసం టెంపరేచర్ ఇన్క్రిజ్ తో విస్కాసిటి ఇన్క్రిజ్ అవుతుందని భావిస్తున్నారు వాస్తవానికి మినహాయింపులు ఉండవచ్చు కానీ మినహాయింపుల కంటే ఇవి ఎక్కువ నియమాలు అని మేము చర్చించకూడదు కాబట్టి బేసిక్ అండర్స్టాండింగ్ ఏమిటి మేము ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ని నేర్చుకున్నప్పుడల్లా చూడండి కాన్సెప్ట్ కి దారితీసే బేసిక్ సైన్సు నేర్చుకోవడం చాలా ముఖ్యం కాబట్టి టెంపరేచర్ ఇన్క్రిజ్ తో లిక్విడ్ విస్కాసిటి డిక్రిజ్ అవుతుందని మేము మేజిక్ రూల్ వలె నేర్చుకుంటే అది మీ ఎక్సం పర్పసెస్ కి మాత్రమే ఉపయోగపడదు మీరు దానికి బాగా సమాధానం చెప్పవచ్చు కాని మరుసటి రోజు మీరు మరచిపోతారు మరియు ఎక్సంలో చాలా సార్లు కూడా మీరు ఈ రెండింటి మధ్య గందరగోళానికి గురికావొచ్చు కానీ దాని వెనుక ఉన్న సరైన ఫిసికల్ రిసనింగ్ ఏమిటో మీరు గుర్తుచేసుకుంటే ఇది ఎందుకు మరింత స్పష్టంగా ఉండాలి లేదా అని దీనిని అభినందించడం చాలా సులభం ఇప్పుడు గ్యాసెస్ కి ఉదాహరణగా మాలిక్యూలర్ మొమెంటం ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ ద్వారా విస్కాసిటిని మనం లెక్కించగలమా అనేది ఐడియల్ గ్యాసెస్ కోసం కావచ్చు అని చూద్దాం కాబట్టి గ్యాస్ మాలిక్యూల్ నెంబర్ డెన్సిటీ మీకు n ఉందని చెప్పండి కాబట్టి n అనేది నెంబర్ డెన్సిటీ అని చెప్పండి నెంబర్ డెన్సిటీ అంటే బేసికల్ గా యూనిట్ వాల్యూమ్కు గ్యాస్ మాలిక్యూల్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ డెన్సిటీతో మరియు ఈ రకమైన ఇంటరాక్షణ్ తో మనం దీనిని చూద్దాం ఎక్స్చేంజ్ అఫ్ మాలిక్యులర్ మొమెంటం ఎంత M అనేది ప్రతి మాలిక్యూల్ యొక్క మాస్ అని చెప్పండి ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ ర్యాండం థర్మల్ మోషన్ ని కలిగి ఉన్నాయని మరియు ర్యాండం థర్మల్ మోషన్ వెలాసిటి ద్వారా క్యారక్టరైజ్డడ్ చేయబడుతుందని చెప్పండి ఐడియల్ గ్యాసెస్ కొరకు కైనెటిక్ థియరీ అఫ్ గ్యాసెస్ vu 8RT ఎక్స్ప్రెస్ చేయబడుతుంది ఇప్పుడు వాస్తవానికి ఇది ర్యాండం థర్మల్ మోషన్ కాబట్టి ఈ పూర్తి మోషన్ కేవలం ట్రాన్స్వర్స్ వెలాసిటి కంపోనేంట్ కి ఉపయోగించబడదు ఎందుకంటే మాలిక్యూల్స్ కి అన్ని డైరెక్షణ్ లో డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ థర్మల్ డిగ్రీస్ అఫ్ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఆ ఆల్ఫా యొక్క ఒక కంపోనేంట్ y డైరెక్షణ్ లో ట్రాన్స్వర్స్ మాలిక్యూలర్ మొమెంటం ఎక్స్చేంజ్ కోసం ఉపయోగించబడుతుందని చెప్పండి కాబట్టి మేము ఒక టైం ని పరిశీలిస్తే Δt అప్పుడు టైం తో Δt మనం కొట్టిన డిస్టెన్స్ ఎంత αvthΔt వర్టికల్ డైరెక్షన్ లో అది y డైరెక్షన్ లో కొట్టుకుపోయిన డిస్టెన్స్ మరియు ఏమిటి ఆ ఇంటర్ఆక్షన్ లో పాల్గొనే మాలిక్యుల్స్ నెంబర్ కాబట్టి ఇది డిస్టెన్స్ ΔA తో మల్టీప్లే చేస్తే చెప్పండి αvthΔ y డైరెక్షన్ మీరు క్రాస్ సెక్షనల్ ఏరియాతో మేము ఒక డైరెక్షన్ యొక్క ఈ మాలిక్యుల్స్ y వెంట కదులుతున్నాయని పరిశీలిస్తున్నాయి కాబట్టి ఇది మొత్తం వాల్యూమ్ను సూచిస్తుంది మరియు మొత్తం వాల్యూమ్లోని మాస్ ఎంత కాబట్టి మొదటి n నెంబర్ డెన్సిటీ కాబట్టి n లోకి మొత్తం వాల్యూమ్లోని మాలిక్యుల్స్ నెంబర్ ని మీరు m తో మల్టీపుల్ చేసినట్లయితే అది ప్రతి మాలిక్యుల్ యొక్క మాస్ A అంటే ఏమిటి nmαvthΔtΔA ఈ వాల్యూమ్లోని టోటల్ మాస్ కాబట్టి ఈ మొత్తం మాస్ తో అప్పర్ లేయర్ యొక్క మాలిక్యూలర్ మొమెంటం nmαvthΔtΔA× u Δu ఉంది లోయర్ లేయర్ యొక్క nmαvthΔtΔA× కాబట్టి నెట్ ఎక్స్చేంజ్ మాలిక్యూలర్ మొమెంటం అంటే ఆ రెండింటి మధ్య డిఫ్ఫరెంన్స్ మరియు అది nmαvthΔtΔAΔu ఇప్పుడు మీరు దీన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మాలిక్యూలర్ మొమెంటం యొక్క నెట్ ఎక్స్చేంజ్ ఎంత ఫ్లక్స్ అని పిలువబడే యూనిట్ ప్రాంతానికి యూనిట్ టైం కి చెప్పండి కాబట్టి మీరు యూనిట్ టైం కి మరియు యూనిట్ ఏరియాకి ఒక రేటుగా అంచనా వేసే ఏ క్వాన్టిటీ అయినా ప్రచారం చేసే డైరెక్షన్ కు సాధారణం అప్పుడు దానిని ఫ్లక్స్ అంటారు కాబట్టి మేము దీనిని మొమెంటం ఫ్లక్స్ అని పిలుస్తాము కాబట్టి మొమెంటం ఫ్లక్స్ nmαvth∆t∆A∆u∆A∆t కాబట్టి మొమెంటం ఫ్లక్స్ ఏమీ కాదు కాని nmαvthΔu కాబట్టి ఈ పదాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు మరియు గ్రేడియoట్ మనం రెండు లేయర్ మాలిక్యుల్స్ ల మధ్య ఇంటర్ఆక్షన్ ను కలిగి ఉన్నామని అనుకుందాం ఇంటర్ఆక్షన్ సాధ్యమైనప్పుడు వాటిని సపరేట్ చేసే క్యారెక్టరిస్టిక్ లెంగ్త్ ఏమిటి ఇది మీన్ ఫ్రీ పాత్ ఎందుకంటే ఇది క్యారెక్టరిస్టికల్లి కంటే ఎక్కువ దూరం కొలైడింగ్ ముందు ఒక మాలిక్యుల్ ట్రాన్స్వెర్స్ గా ఉండాలి కాబట్టి ఇది ఇలాంటి గ్రేడియన్ట్ టర్మ్స్ పరంగా ఎక్స్ప్రెస్ చేయబడవచ్చు కాబట్టి ఇది రేట్ అఫ్ చేంజ్ లాంటిది అది ట్రవెర్సింగ్ డిస్టెన్స్ ని మల్టిప్లయ్ చేయాలి కాబట్టి అది u క్యారెక్టరిస్టిక్ లాంటిది కాబట్టి λ అనేది ఇప్పుడు అయితే మాలిక్యూలర్ మీన్ ఫ్రీ పాత్ కాబట్టి మాలిక్యూలర్ మొమెంటం ఫ్లక్స్ ఏమీ కాదని మనం చూశాము కాని ఫ్లూయిడ్ లో షియర్ స్ట్రెస్ కాబట్టి ఇది న్యూటోనియన్ ఫ్లూయిడ్ అయితే ఇది తప్పక కూడా µ dudy సమానంగా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది న్యూటన్స్ లా అఫ్ విస్కాసిటి ద్వారా కాబట్టి ఇది షియర్ స్ట్రెస్ కి సమానంగా ఉంటుంది షియర్ స్ట్రెస్ ఏమీ కాదు కానీ ఈ సందర్భంలో మాలిక్యులర్ మొమెంటం ఫ్లక్స్ కాబట్టి మీరు ఈ రెండింటినీ సమానం చేస్తే మీరు దీని నుండి బయటపడటం ఏమిటి n×m అంటే ఏమిటి ఇది బేసికల్ గా ఫ్లూయిడ్ యొక్క మాస్ డెన్సిటీ యొక్క మాస్ యొక్క డెన్సిటీ ఇది μ ραλvth ραλ8RT కాబట్టి ఇది విస్కాసిటి బిహేవియర్ గురించి మాట్లాడే ఎక్స్ప్రెషన్ వంటిది ఐడియల్ గ్యాసెస్ టెంపరేచర్ ఇన్క్రిజ్ అయ్యే కొద్దీ విస్కాసిటి ఇన్క్రిజ్ అవుతుందని మీరు స్పష్టంగా చూడవచ్చు వాస్తవానికి రియల్ గ్యాసెస్ కోసం అది అలా కాదు రియల్ గ్యాసెస్ లకు మీరు ఇతర ఇంటర్ఆక్షన్ లను కూడా కన్సిడర్ చేయలి కానీ ఇది మొత్తం సినారియో లో క్వాలిటెటివ్ పిక్చర్ ని ఇస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఏమి చేస్తాం మేము ఈ బిహేవియర్ తో కోరిలేట్ కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్న కొన్ని నాన్ డైమెన్షనల్ నంబర్స్ ను క్లుప్తంగా నిర్వచిస్తాము మేము డిఫైన్ చేయబోయే మొదటి నాన్ డైమెన్షనల్ నెంబర్ ని మీరు చాలాసార్లు విన్నది రేనాల్డ్స్ నెంబర్ కాబట్టి ఫ్లూయిడ్ ప్రవహిస్తున్నప్పుడు ఫ్లూయిడ్ డిఫ్ఫరెంట్ ఫోర్సెస్ కి లోనవుతుంది ఫోర్సింగ్ మెకానిజంస్ ఒకటి ఇనర్శియా ఫోర్సు కాబట్టి ఫ్లూయిడ్ కి ఇనర్శియా ఉంది ఎందుకంటే ఆ ఇనర్శియా దాని మోషన్ ని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది ఆ పైన విస్కస్ ఫోర్సు పరంగా రెసిస్టన్స్ ఉంది ఇది మోషన్ ని నిరోధించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ ఇనర్శియా ఫోర్సు మరియు విస్కస్ ఫోర్సు యొక్క రేషియో ఏమిటో క్వాలిటెటివ్ పిక్చర్ ని పొందడానికి మేము ప్రయత్నించవచ్చు ఇది ఫ్లూయిడ్ మోషన్ ని ఇంఫ్లుయన్స్ చేసేటప్పుడు విస్కస్ ఫోర్సు యొక్క ఎఫెక్ట్ దాని యొక్క ఎక్స్టెంట్ ని సూచిస్తుంది ఒక విస్కస్ ఫోర్సు కి కాబట్టి ఇనర్శియా ఫోర్సు యాక్సిలరెషన్ కి మాస్ లాంటిది కాబట్టి మీరు m x a వ్రాస్తే ఇది ఇనర్శియా ఫోర్సు మరియు వెలాసిటి టర్మ్స్పరంగా యాక్సిలరెషన్ ఉంటుంది V2 L గా వ్రాయబడింది ఇది వెలాసిటి టర్మ్స్ పరంగా ఎక్స్ప్రెస్ చేయబడిన యాక్సిలరెషన్ యొక్క యూనిట్ కూడా కాబట్టి మాస్ యాక్సిలరెషన్ లోకి ఇది ఇనర్శియా ఫోర్సు మరియు న్యూటన్స్ లా అఫ్ విస్కాసిటి నియమాన్ని మీరు ఉపయోగించడం వంటి ఎక్స్ప్రెస్ చేయగల విస్కస్ ఫోర్సు కాబట్టి విస్కస్ ఫోర్సు ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నిద్దాం విస్కస్ ఫోర్సు అనేది షియర్ స్ట్రెస్ టైమ్స్ ఏరియా షియర్ స్ట్రెస్ μ × VL × L2 కాబట్టి మేము దానిని డైమెన్షనల్ గా వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాము m x a ఇది ఇనర్శియా ఫోర్సు μ × VL × L2 విస్కస్ ఫోర్సు కాబట్టి ఈ రెండింటి రేషియోస్ ని మీరు కనుగొంటే మీకు ఏమి లభిస్తుంది ఇప్పుడు మీరుమాస్ ఇన్టు యాక్సిలరెషన్ గా వ్రాసేటప్పుడు మాస్ వాల్యూమ్ యొక్క డెన్సిటీ టైమ్స్ అని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి మాస్ డైమెన్షన్ టర్మ్స్ గా ρ × L3 కాబట్టి ఈ రెండు ఫోర్సెస్ రేషియోని మీరు కనుగొంటే మీరు ఏమి పొందుతారుρVL కాబట్టి ఈ L సిస్టం యొక్క క్యారెక్టర్స్టిక్ స్కేల్ లెంగ్త్ మేము ఇంతకుముందు చర్చించాము క్యారెక్టర్స్టిక్ లెంగ్త్ స్కేల్ యొక్క సిస్టం ఏమిటి కాబట్టి పర్టిక్యులర్ క్యారెక్టర్స్టిక్ లెంగ్త్ స్కేల్ ఉన్న సిస్టమ్స్లో రేనాల్డ్స్ నెంబర్ లెంగ్త్ స్కేల్ పరంగా ఎక్స్ప్రెస్ చేయబడింది మరియు ఈ వెలాసిటీ ఏమిటో మనం చూస్తాము ఇది కూడా ఒక క్యారెక్టర్స్టిక్ వెలాసిటీ ఒక సిస్టం డిఫ్ఫరెంట్ పాయింట్స్ వద్ద డిఫ్ఫరెంట్ వెలాసిటీస్ ని కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది ఒక రకమైన క్యారెక్టర్స్టిక్ వెలాసిటీ మరియు ఈ క్యారెక్టరైజెషన్ తో ఇనర్శియా మరియు విస్కస్ ఫోర్సు యొక్క రేషియో క్వాన్టిఫికేషన్ కలిగి ఉండటం పాసిబుల్ అవుతుంది ఇనర్శియా ఫోర్సు లేనప్పుడు కూడా రేనాల్డ్స్ నెంబర్ ని ఉపయోగించుకోగలిగే కాన్సెప్ట్ ని కలిగి ఉండగల మార్గంగా ఇది చెబుతుంది అది విస్కస్ ఫోర్సు ద్వారా ఇనర్శియా ఫోర్సు కాదు కానీ డ్రైవింగ్ ఫోర్సు కలిగి ఉండటం ద్వారా యాక్సిలరెషన్ పొందడం సాధ్యమైతే ఆ సమానమైన ఇనర్శియా ఫోర్సు ఏమిటి ఫ్లూయిడ్ యాక్సిలరెటింగ్ కానప్పుడు విస్కస్ ఫోర్సు ద్వారా సమానమైన ఇనర్శియా ఫోర్సు యొక్క రేషియో ని రేనాల్డ్స్ నెంబర్ గా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఫ్లూయిడ్ యొక్క ఎన్టైర్ ఎనర్జీ ని యాక్సిలరెట్ చేయడానికి ఉపయోగించినప్పుడు విస్కస్ ఫోర్సు ద్వారా ఈక్వివాలెంట్ ఇనర్శియా ఫోర్సు ఏమిటంటే అప్పుడు మేము ఈక్వివాలెంట్ రేనాల్డ్స్ నెంబర్ గా వ్యాఖ్యానించాము కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఆపడానికి ప్రయత్నిస్తాము మరియు తరువాతి తరగతిలో ఈ నాన్ డైమెన్షనల్ నెంబర్ యొక్క కాన్సెప్ట్ ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాము మరియు గ్యాసెస్ యొక్క విస్కస్ బిహేవియర్ తో సంబంధం కలిగి ఉంటాము